కాబట్టి మనం ఫై నైట్ ఎలిమెంట్ సరిహద్దు ఇంటెగ్రల్ పద్ధతి గురించి తెలుసుకుందాం కాబట్టి ఇది మా 2D వెక్టార్ FEM యొక్క కొద్దిగా సవరణ మీ సాధారణ నోట్ బేస్ FEM కాదు కానీ 2D వెక్టార్ FEM అనేది మునుపటి మాడ్యూల్లో కవర్ చేయబడింది మరియు మీకు మీ FEM విధానంలో ప్రాథమికంగా నాలుగు దశలు తెలిసినట్లుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా సమీకరణాలు ఉన్నాయి మనం ఒక్కొక్కటిగా వెళ్దాం మీకు చెప్పే మొదటి సమీకరణం ఏమిటి లేదా అది ఎక్కడ నుండి వస్తోంది విద్యార్థి మాక్స్వెల్ సమీకరణం ఇది మాక్స్వెల్ సమీకరణాల నుండి వచ్చింది కాబట్టి మీరు రెండు సమీకరణాలను కలిగి ఉన్నారని మీరు మీ 1εr ని ఒక వైపుకు తరలించి మళ్లీ ఒక కర్ల్ను తీసుకుంటారు కాబట్టి మీరు E కర్ల్ ను H ద్వారా భర్తీ చేయవచ్చు మరియు ఆ స్థిరాంకాలు అన్నీ k02 μrH నేను స్పేస్ పై ఆధారం పెట్టలేదు కానీ ప్రతిదీ స్పేస్ యొక్క విధి εr అనేది స్పేస్ యొక్క విధి H అనేది స్పేస్ యొక్క విధి μr కూడా ఒక స్పేస్ యొక్క విధి కాని మేము పరిగణించము మరియు H అనేది స్పేస్ యొక్క విధి కాబట్టి ఈ మొత్తం ఎడమ చేతి వైపు నేను ఈ ఫంక్షనల్ F H అని పిలిచాను ఇది ఆదర్శంగా ప్రపంచం నా కోరికల జాబితా అయిన గణన డొమైన్లోని ప్రతి పాయింట్లో నేను ఖచ్చితంగా సంతృప్తి చెందాలనుకుంటున్నాను అయితే అది సాధ్యం కాదు కాబట్టి నేను వెయిటెడ్ రెసిడ్యుయల్ పద్ధతి చేస్తాను అని చెప్తున్నాను నేను కొంత టెస్టింగ్ ఫంక్షన్ని తీసుకుంటాను మరియు ఈ రెసిడ్యుయల్ యొక్క సగటు అంటే ఈ ఈ టెస్టింగ్ ఫంక్షన్ సగటు 0 ఉండాలి మరియు T m డెల్టా ఫంక్షన్గా పెట్టినట్ట్లైతే మొదటి సమీకరణం పొందబడుతుంది కాబట్టి ఇది చాలా కఠినమైనది అది సాధ్యం కాదని నేను చెప్తున్నాను కాబట్టి మనం దాన్ని ఫినైట్ సపోర్ట్ ఉన్న ఫంక్షన్ గా చేద్దాం మరియు మా మునుపటి చర్చలో మనం T m కోసం ఎలాంటి ఫంక్షన్ని ఎంచుకున్నామో చూశాము ఈ వెక్టార్ ఫీల్డ్లు సరిగ్గా ఇలా కనిపిస్తాయి కాబట్టి బాణాలు ప్రతిచోటా అవి స్థిరమైన టాంజెన్షియల్ కాంపోనెంట్ కలిగి ఉన్న లక్షణం తో సమానంగా ఉంటాయి విద్యార్థి ఒక అంచున ఒక అంచున మరియు మరొక అంచున ఉన్న టాంజెన్షియల్ కాంపోనెంట్ ఎక్కడ ఉంది విద్యార్థి 0 0 కాబట్టి లాగ్రాంజ్ బహుపదాల నుండి తీసుకోబడిన మా చాలా మంచి ఆధారం ఫంక్షన్ కాబట్టి ఇది మనకు గుర్తుంది ఇది స్టెప్ 1 స్టెప్ 2 కోసం మేము దీనిని దీనికి ప్లగ్ చేస్తాము మరియు వెక్టర్ కాలిక్యులస్ను కొద్దిగా ఉపయోగిస్తాము ఇది కేవలం పునర్విమర్శ మాత్రమే ఈ సమీకరణాన్ని ఫైనల్ చేయండి అది పెద్దదిగా కనిపిస్తుంది అయితే ఇది చాలా సులభం అని మేము దీనిని FEM యొక్క బలహీనమైన రూపం అని పిలుస్తాము సరే కాబట్టి ఇది ఎటువంటి ఉజ్జాయింపులు చేయబడని పాయింట్ సరిహద్దు షరతు వర్తించబడలేదు కాబట్టి మీకు ఎడమ చేతి వైపు పూర్తిగా సరిహద్దుపై ఉంది కాబట్టి ఇది మీ గణన డొమైన్ క్యాపిటల్ ఒమేగా మరియు సరిహద్దు గామా సరైనది కాబట్టి ఇక్కడే మీ క్యాపిటల్ ఒమేగా మరియు గామా బాగా అమలులోకి వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితమైన సరిహద్దు షరతులు కాదు అప్పుడు మేము ఇది డిపార్చర్ పాయింట్ అని చెప్పాము ఇక్కడే మేము బయలుదేరుతాము కానీ మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి మేము శోషించే సరిహద్దు స్థితిని వర్తింపజేయడానికి ఏమి చేసాము మేము దీన్ని సరిగ్గా చేసాము ∇ × Hs ఇది ప్లేన్ తరంగానికి మేము దానిని ఉత్పన్నం చేసాము ఇది ఖచ్చితంగా − jkk × Hs కు సమానం కాబట్టి సరిహద్దుపై ఏ దిశలో నైనా వెళ్లే ప్లేన్ వేవ్ కి నిజం nˆ దిశలో అమలు చేయబోతున్నామని మేము చెప్పాము కాబట్టి nˆ అనేది బాహ్య సాధారణం కాబట్టి k ఈ సంబంధం ఎక్కడ ఏ ప్లేన్ కైనా సరైనది అయితే సాధారణంగా r nˆ సరిహద్దును తాకే అలలు nˆ వెంట ఉండవు అవి ఏ దిశలోనైనా ఉంటాయి కాబట్టి అందుకే ఇది ఖచ్చితంగా ఉజ్జాయింపుగా ఉంది మరియు ఈ షరతు స్కాటర్డ్ ఫీల్డ్కు మాత్రమే వర్తిస్తుందని మేము కూడా చెప్పాము అందుకే నేను దీన్ని Hs గా వ్రాస్తున్నాను కాబట్టి సమీకరణం 3 యొక్క కుడి వైపున నేను H H in Hs వ్రాస్తాను నేను దీనిని భర్తీ చేస్తాను కాబట్టి అది నాకు సున్నా కాని కుడి వైపు మరియు FEM మాడ్యూల్లో మనం ఇప్పటికే చూసిన అన్నింటిని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం కాబట్టి నేను ఇక్కడ నా వస్తువును కలిగి ఉన్నప్పుడు నేను ఇక్కడ కొంత గాలిని కలిగి ఉండాలి కాబట్టి ఈ సమస్యలో తెలియనివి ఎన్ని ఉన్నాయి ఈ సమస్యలో తెలియని వాటి సంఖ్య ఎంత ఇన్ని త్రిభుజాలు అంటే ఇన్ని మూలకాలేనా విద్యార్థి అనేక అంచులు కుడివైపున ఉన్న అనేక అంచులు డొమైన్ యొక్క త్రిభుజంలో అంచుల సంఖ్యకు సమానంగా ఉంటాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు తెలియని ఫీల్డ్లను ఎలా వ్యక్తీకరించారో మీకు గుర్తుంటే మీరు దీన్ని Hi13uiTi గా వ్రాశారు మరియు ఈ T లను మొదటి ఆర్డర్ విట్నీ మూలకాలుగా ఎంచుకోవడం ద్వారా ఇవి యూనిట్ మాగ్నిట్యూడ్ యూనిట్ టాంజెన్షియల్ కాంపోనెంట్ను వాటి అంచుల వెంట కలిగి ఉంటాయి తెలియని ui ద్వారా గుణిస్తాను అది టాంజెన్షియల్ ఫీల్డ్ పరిమాణం ఎంత అని నాకు తెలియజేస్తుంది కాబట్టి ఇది టాంజెన్షియల్ ఫీల్డ్ల పరిమాణం సరే కాబట్టి మనం ఇప్పటివరకు నేను ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ ని పిలవను ఎందుకంటే ఇక్కడ సమగ్ర సమీకరణం లేదు కానీ ఇది వాల్యూమ్ డిస్క్రిటైజేషన్ నా ఉద్దేశ్యం 1 నుండి 4 దశలు వరకు ప్రామాణిక FEM ప్రమాణం మరియు ABCతో ప్రామాణిక FEM సరే కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే మనం 4వ దశకు వెళ్లము మేము 3వ దశలో ఆపి వేస్తాము మరియు సరిహద్దు సమగ్రతతో దానిని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం ఇప్పుడు అంచుల సంఖ్య సరే అయితే నేను ప్రాథమికంగా తెలియని వాటి సంఖ్య అంచుల సంఖ్య కాబట్టి నేను దీన్ని రెండు వేర్వేరు భాగాలుగా విభజించబోతున్నాను ఒకటి అంతర్గత అంచుల సంఖ్య మరియు సరిహద్దు అంచుల సంఖ్య సరే కాబట్టి నేను n అనేది అంతర్గత అంచుల సంఖ్య మరియు m అనేది సరిహద్దు అంచుల సంఖ్య అని చెప్పబోతున్నాను కాబట్టి నా స్పేర్స్ సిస్టమ్ నా సమీకరణాల వ్యవస్థ పరిమాణం ఎంత Axb A పరిమాణం ఎంత నేను వీటన్నింటిని ఉపయోగించి సమీకరణాల వ్యవస్థను రూపొందించినప్పుడు నా సిస్టమ్ నా సమీకరణాల వ్యవస్థ పరిమాణం ఎంత nm × nm మాతృక పరిమాణం సరే కాబట్టి ఇది FEM యొక్క మీ పునర్విమర్శకు సంబంధించినంత వరకు ఉంది ఇప్పుడు రెండవ భాగం అంటే నా ఉద్దేశ్యం టైటిల్ ఫినైట్ ఎలిమెంట్ మరియు సరిహద్దు సమగ్రం కాబట్టి సరిహద్దు సమగ్ర భాగాన్ని సరిదిద్దడం అంటే ఏమిటో తర్వాత చూద్దాం ఇది మీరు ఇప్పటికే చూసిన అంశాలు కానీ కేవలం పునర్విమర్శ మాత్రమే మీరు ఇక్కడ చూసే ఈ రెండు సమీకరణాలు మీకు తెలిసిన ఎక్స్టింక్షన్ సిద్ధాంతం కాబట్టి మేము కలిగి ఉన్న సమస్య ఏమిటంటే ఇది నా V2 మరియు ఇది కొంత V 1 గ్రీన్ ఫంక్షన్ g1 మరియు g2 గ్రీన్ ఫంక్షన్ సరే కరెంటు ఉత్తేజకరమైన సోర్స్ వాల్యూమ్ 1లో ఉంది అందుకే ఇక్కడ సంఘటన క్షేత్ర పదం ఉంది కానీ ఇక్కడ కాదు సరే కాబట్టి ఇది మీ కోసం కేవలం పునర్విమర్శ మాత్రమేనని ఆశిస్తున్నాము కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ ఏమిటి మళ్లీ ఇది TM పోలరైజేషన్ కాబట్టి TM అనేది H x Hy Ez అది నా TM సరే కాబట్టి Ez స్కేలార్ కాబట్టి మీ Ez ఇక్కడ మరియు ఇక్కడ అదే విధంగా ఇక్కడ మరియు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సరిహద్దు సమగ్ర సమీకరణాలను ఉపయోగించి మేము చర్చించిన సవాలు ఏమిటంటే g1 బాగానే ఉంది ఎందుకంటే దాని ఫ్రీ స్పేస్ g2 సమస్యాత్మకమైనది కాబట్టి సమస్యాత్మక మైన వాటితో మనం ఏమి చేయాలి మేము వాటిని సరిగ్గా తనిఖీ చేయాలి కాబట్టి మేము సమీకరణం 6ని ఉపయోగించము ప్రస్తుతానికి సమీకరణం 6ని ఎందుకు విస్మరిద్దాం ఎందుకంటే దానిని ఉపయోగించడం ఆచరణాత్మకం కాదు కాబట్టి ఇప్పుడు మనం సమీకరణం 5పై దృష్టి పెడతాము మరియు సమీకరణం 5 లేదా 6తో సంబంధం లేకుండా ఉపరితల సమగ్రంపై మాడ్యూల్లో మేము చేసిన మరొక గణనను మీరు గమనించినట్లయితే ఇది ∇Ez ఇది కొన్ని స్థిరాంకాలతో టాంజెన్షియల్ H ఫీల్డ్కు అనులోమానుపాతంలో ఉంది ఇది ఇక్కడ సరైనది కాబట్టి ఈ సమస్య వేరియబుల్స్ ఈ స్కేలర్లు కాబట్టి వ్రాయబడింది క్షమించండి ఇది కేవలం Ez ఇవి వేరియబుల్స్ నేను దీనిని Htan మరియు Ez నేను ఉదాహరణకు నేను సమీకరణం 5ని తీసుకున్నప్పుడు ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి నేను చేసే మొదటి విధానం ఏమిటి Ez మరియు Htan వేరియబుల్స్ కోసం నేను ఏ ప్రాతిపదికన ఎంచుకుంటాను మరియు ఏమి దాన్ని పరిష్కరించినప్పుడు మనం ఏమి చేశాం పల్స్ బేసిస్ కాబట్టి పల్స్ బేసిస్ మనం ఉపయోగించాలా సరిగ్గా అవును ఇది చాలా మంచిది మీరు పల్స్ ప్రాతిపదికన ఉపయోగిస్తే మేము ఇక్కడ ఉపయోగిస్తాము నా Ez మరియు Htan మేము ఇద్దరం పల్స్ ఆధారంగా వాటిని విస్తరిస్తున్నాము ప్రతి డిస్క్రటైజేషన్ లో ఇది స్థిరంగా ఉంటుంది మరియు కొన్నింటితో నేను నిర్ణయించే గుణకం మరియు అన్ని చోట్లా సున్నా అది ఆధారం మీరు FEM ప్రాతిపదికన ఫంక్షన్లను పరిశీలిస్తే అవి కూడా కేవలం సరిహద్దు అంచులను మాత్రమే చూడాలని నేను అనుకుంటే అది కూడా సరిహద్దు పై స్థిరమైన Ui ని కలిగి ఉంటుంది మరియు అన్ని చోట్లా అది 0 కాబట్టి ఆ సారూప్యతను మనం సరిగ్గా ఉపయోగించుకుంటాం కాబట్టి ఇప్పుడు కీలకమైన భాగం ఈ శోషక సరిహద్దు షరతు ని వదిలించుకోవడమే కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ దశ 3 అంటే ఇక్కడ మనం గీతను గీస్తాము కాబట్టి మనం ఏ పదంతో వ్యవహరించాలి ఇది మనం చూడాల్సిన పదం ఈ సమీకరణం H మాత్రమే కలిగి ఉందని గమనించండి అక్కడ E లేదు సరే కానీ నేను దానిని సరిహద్దు సమగ్ర సమీకరణాలతో లింక్ చేయాలనుకుంటే నేను అక్కడ E కూడా పొందాలి కాబట్టి ఇక్కడ ఏమి చేయాలనే దానిపై మీ అంచనాలు ఏమిటి నేను ఎలాగైనా కుడిచేతి వైపు నుండి విద్యుత్ క్షేత్రాన్ని పొందగలనా H యొక్క కర్ల్ మీకు ఏమి గుర్తుచేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ దానంతట అదే సరైనది కాబట్టి నేను ఏమి చేయగలను ఈ T 1r ఇది సుమారుగా లేదా ఖచ్చితమైనదా ఖచ్చితమైనది ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి ఇది ఈ jωε0 T × Ez z n అవుతుంది సరే కాబట్టి ఒక నమూనా కేసును తీసుకుందాం ఇక్కడ ఇది నా nˆ వస్తువు సరిహద్దు మరియు నేను దానిపై ఒక త్రిభుజం వైపు చూస్తున్నాను అది చాలా వక్రంగా ఉండవచ్చు మీరు దానిని తయారు చేయవచ్చు కొంచెం మెరుగ్గా ఇది సరిహద్దులో ఉన్న త్రిభుజం మరియు నా t హ్యాట్ నా టాంజెన్షియల్ వెక్టర్ అని చెప్పుకుందాం ఇది సరిహద్దు వెంట వెళుతుంది సరే మరియు నా z ఇప్పుడు బోర్డు నుండి బయటకు వస్తున్నా ˆt మరియు ఈ పదం సరిహద్దులో మాత్రమే కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి నేను లోపల దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి సరిహద్దులో T విలువ ఎంత క్యాపిటల్ T విలువ ఎంత అనేది సరిహద్దులో చాలా సులభమైన ప్రశ్న అవును ఇది ఒక ట్రిక్ ప్రశ్న విద్యార్థి 1 1 నిర్వచనం ప్రకారం నేను దీన్ని ఎలా నిర్మించాను ఈ క్యాపిటల్ T అనేది సరిహద్దు 1లో ఒకటి లేదా మైనస్ 1 సరిహద్దు యొక్క విన్యాసాన్ని మరియు t ఎంపికపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇది ఈ వ్యక్తీకరణను సరళీకృతం చేయగలదా నా దగ్గర t దిశలో మాగ్నిట్యూడ్ ఒకటి వున్న వెక్టార్ ఉంది కాబట్టి t × zˆ కుడి చేతి పదం నియమం మీకు nˆ nˆ ఇస్తుంది విద్యార్థి 1 1 కరెక్ట్ కాబట్టి ఇది వాస్తవానికి మీకు ± jω0 Ez ని ఇవ్వబోతోంది కాబట్టి వాస్తవానికి నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం సంభావిత భాగాన్ని దాదాపు పూర్తి చేశాము నేను చేసినది నా అసలు సమీకరణం ఇది సమీకరణం 3 ఇక్కడ రెండు వైపులా H కలిగి ఉంది ఆపై నేను ఆ కర్ల్ను గుర్తించడానికి ఇక్కడ మాక్స్వెల్ సమీకరణాలను ఉపయోగిస్తాను H అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించినది ఆ ఎలెక్ట్రిక్ ఫీల్డ్ని రీప్లేస్ చేయండి మరియు ఈ మొత్తం కేవలం ± jω0 Ez కు లెక్కించబడుతుంది మైనస్ గుర్తు ఎక్కడ నుండి వస్తుంది కుడివైపు T చూపుతూ ఉంటే t అది దేనిపై ఆధారపడి ఉంటుంది t యొక్క దిశను ఏది నిర్ణయిస్తుంది నోడ్ కన్వెన్షన్ CAD సాఫ్ట్వేర్ ద్వారా చేయబడిన నోడ్ల సంఖ్యకు సరైనది కాబట్టి కొన్నిసార్లు ఇది ఈ విధంగా ఉండవచ్చు కొన్నిసార్లు ఆ విధంగా ఉండవచ్చు మనం స్థిరంగా ఉండాలి కాబట్టి నేను నా పదం ఇక్కడ నుండి పొందాను ఇప్పుడు నేను ఈ వ్యక్తీకరణను ఇక్కడ తీసుకుంటే ఇది మాత్రమే కాదు నేను దానిని సరిగ్గా ఏకీకృతం చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను dl ద్వారా దీనిని సమగ్రంగా చేయాలనుకుంటే ఇది ఏమి అవుతుంది నా Ez పల్స్ ప్రాతిపదికన విస్తరించబడుతుందని నేను ఊహిస్తున్నాను అంటే Ez ఆ అంచు వెంట స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ సమగ్రతలో ఏమి మనుగడ సాగిస్తుంది l అంచు యొక్క పొడవు కాబట్టి ఇది ± jω0 Ez l అవుతుంది కాబట్టి నేను దీనిని ఉపయోగిస్తే నా ఉద్దేశ్యం ఇది నేను చెబుతున్న దానిలో కీలకమైన బౌండరీ ఇంటిగ్రల్తో శోషించబడే సరిహద్దు షరతు ని భర్తీ చేయడం ఇప్పుడు నేను చేసాను నా ఈ FEM సమీకరణం ఇక్కడ సమీకరణం 3 ఎడమ వైపు ఉంటుంది FEM ఎడమ చేతి వైపు మెషినరీ మొత్తం నాకు స్పేర్స్ మ్యాట్రిక్స్కు హామీ ఇవ్వబోతోంది మరియు కుడి వైపు పదాన్ని ఇప్పుడు నేను Ez పరంగా భర్తీ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా సరిగ్గా చేసి ఉండవచ్చు అని అడగవచ్చు కాబట్టి నేను ఇంకా సరిహద్దు సమగ్ర పద్ధతులను ఉపయోగించలేదు ఇక్కడ ఉన్న ఈ పదాన్ని E ద్వారా భర్తీ చేయవచ్చని మాక్స్వెల్ సమీకరణాన్ని గుర్తించడం మాత్రమే నేను చేసాను కాబట్టి నేను దీన్ని ముందుగా ఎందుకు చేయలేదు లేదు నా ఉద్దేశ్యం ఏమిటంటే మాక్స్వెల్ సమీకరణాలు ఏ ఉజ్జాయింపుతో సంబంధం లేకుండా దీనిని ఒకే విధంగా నిజం చేస్తాయి అంటే దీన్ని ఎలా భర్తీ చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఇక్కడ సమస్య ఏమిటి నేను సరిగ్గా తెలియని మరొకదాన్ని జోడిస్తున్నాను మరియు ఏమీ తెలియదు మరియు ఇన్సిడెంట్ క్షేత్ర సమాచారం దానిలోకి రావడం లేదు కాబట్టి నేను సహాయం చేయని నిజమైన సమీకరణాల సమితిని మాత్రమే చేస్తాను కాబట్టి అయితే మనకు అదనపు సమాచారం ఏమి ఇవ్వబోతోంది అనేది ఇక్కడ సరిహద్దు సమగ్ర భాగం అవుతుంది సరే కాబట్టి ఇది 1వ దశ మాత్రమే ముందుగా మనం సరిహద్దు కండిషన్ టర్మ్ని మారుస్తాము మరియు ఇక్కడ నాకు Ez వస్తుంది మనం మరింత ముందుకు వెళ్లే ముందు నేను ఇక్కడ సమీకరణం 5ని తీసుకుంటే నేను ఎన్ని వేరియబుల్స్లో ఎన్ని సమీకరణాలను పొందుతాను నేను 5 సమీకరణాన్ని మాత్రమే తీసుకుంటే సరిహద్దులో నాకు ఎన్ని అంచులు ఉన్నాయని నాకు గుర్తుంది సరిహద్దులో m అంచులు ఎన్ని తెలియనివి ఉన్నాయి mm అక్కడ ఇప్పుడు ప్రతి సరిహద్దు అంచుకు తెలియని Ez మరియు తెలియని Htan ఉంటాయి కాబట్టి మీకు 2 m తెలియనివి ఉన్నాయి మీరు ఎన్ని పాయింట్ల వద్ద 5వ సమీకరణాన్ని అమలు చేస్తున్నారు ప్రతి అంచు మధ్యలో మనం పూర్తి చేస్తాము కాబట్టి n అనేది అంతర్గత అంచుల సంఖ్య కాబట్టి మీరు స్కీమ్ యొక్క మీ త్రిభుజాన్ని కలిగి ఉన్నారు మరియు H లోపలి భాగంలో లేదా సరిహద్దులో ఉండవచ్చు కాబట్టి n అనేది అంతర్గత m అనేది సరిహద్దు కాబట్టి అందుకే నా మాతృక పరిమాణం n m × n m అవును సరిగ్గా అవును సరే ఇక్కడ 2 m తెలియనివి కానీ నేను సమీకరణం 5ని మాత్రమే తీసుకుంటే నాకు ఎన్ని సమీకరణాలు వస్తాయి m సమీకరణాలు ప్రతి దాని మధ్యలో m అంచులు ఉన్నందున నేను ఈ వైపు అమలు చేస్తున్నాను కాబట్టి నాకు m సమీకరణాలు ఉన్నాయి అందుకే నేను ఈక్వేషన్ 5ని ఉపయోగిస్తే ఇది ఒంటరిగా ఉండదు నేను దీనిని పరిష్కరించలేను నేను 6 నుండి మరొక m సమీకరణాన్ని జోడిస్తే నేను 2m × 2m సమీకరణ వ్యవస్థను పరిష్కరించగలను కానీ నేను ఇక్కడ చిన్నగా ఆగిపోతుంది సరే కాబట్టి ఇప్పుడు మేము దీన్ని కలిసి ఉంచడానికి మంచి స్థితిలో ఉన్నాము